మునుపటి ఉపన్యాసంలో మనం చర్చించిన సుస్థిరత సమస్యను అర్థం చేసుకోవాలి ఉత్పత్తి యొక్క అభివృద్ధిలో వివిధ మార్గాలు ఉన్నాయి ఉత్పత్తి యొక్క తయారీ వివిధ మార్గాల్లో చేయవచ్చు ఉత్పత్తి యొక్క స్థిరమైన అభివృద్ధికి పరిగణించవలసిన వాటిలో ఒకటి సన్నని ఉత్పత్తి వ్యవస్థను అవలంబించడం కాబట్టి lean and thin ఉత్పత్తి ప్రక్రియను అవలంబించాలి అందువల్ల తక్కువ సమయంలో అభివృద్ధి చేయబడిన అధిక నాణ్యత కలిగిన చౌకైన ఉత్పత్తిని కలిగి ఉండాలి మరియు సన్నని system పరిగణనలోకి తీసుకోవడం మరియు పర్యావరణానికి వ్యర్థాలను పారవేయడం తగ్గుతుందని నిర్ధారించగలగాలి లీన్ తయారీ ప్రక్రియలో లేదా లీన్ ప్రొడక్షన్ ప్రాసెస్లో వ్యర్థాల తగ్గింపు ప్రధానంగా పరిగణించబడుతుంది లీన్ అనే భావన ప్రాథమికంగా జపాన్లో ఉంది ప్రధాన గ్లోబల్ ఆటోమోటివ్ తయారీదారు టయోటా తమ సొంత వాహనాల ఉత్పత్తిని తయారీ ప్రక్రియను స్వీకరించింది దీనిని టయోటా ప్రొడక్షన్ సిస్టమ్ టిపిఎస్ అని పిలుస్తారు కాబట్టి ప్రారంభంలోనే ప్రయోజనాలను కలిగి ఉన్నందుకు ఇది వారి సంస్థలో మాత్రమే జరిగింది వివిధ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన వివిధ పరిశ్రమలలో దత్తత తీసుకోవడానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది చివరికి మీకు అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తి ఉందని తక్కువ సమయంలో ఉత్పత్తి చేయబడిందని మరియు తక్కువ వ్యర్ధాలతో ఉత్పత్తి అవుతుందని నిర్ధారించడానికి ఇది చాలా ప్రాచుర్యం పొందింది అన్ని రకాల వ్యర్థాలు అంటే స్పష్టమైన వ్యర్ధాలు మాత్రమే కాదు సమయం వృధా మానవ వనరుల వృధా కూడా కాబట్టి అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను కలిగి ఉన్న లాభాలను మెరుగుపరచడం వనరులను తగ్గించడం ద్వారా తక్కువ సమయంలో ఉత్పత్తి చేయడం అనేది స్థిరత్వం యొక్క మొత్తం లక్ష్యం మరియు సన్నని ఉత్పత్తి ఈ మొత్తం స్థిరమైన సమస్యకు దోహదం చేస్తుంది కాబట్టి ఈ సన్నని ఉత్పత్తి తయారీ ప్రక్రియలు ఉదాహరణకు అధిక నాణ్యత కలిగిన ఉత్పత్తులను కలిగి ఉండటం కాబట్టి దీని మూలం టయోటా మోటార్ కార్పొరేషన్ సంస్థలో ఉంది ఈ టిపిఎస్ లేదా లీన్ ప్రొడక్షన్ సిస్టమ్ ప్రధానంగా కస్టమర్ యొక్క అవసరాలను నేరుగా పరిష్కరించడంపై దృష్టి పెడుతుంది ఇది ఈ లీన్ ఉత్పత్తి ప్రక్రియకు కీలకం కస్టమర్కు ఏది అవసరమో వనరుల అధిక వినియోగాన్ని తొలగించడం అన్ని రకాల వ్యర్ధాలను తొలగించడానికి ఖచ్చితంగా అవసరమైన వనరులను ఉపయోగించడం చివరకు మంచిని ఉత్పత్తి చేయడం కస్టమర్ ప్రాథమికంగా సమయాన్ని తగ్గించడంలో మరియు అధిక నాణ్యత కలిగి ఉండటంలో సంతృప్తి చెందుతారు మీరు లీన్ అప్రోచ్ మరియు ఇతర విధానాల పోలికను పరిశీలిస్తే లీన్ విధానం ప్రాథమికంగా వినియోగదారుల కోణం నుండి చూస్తాయి కాబట్టి లీన్ మరియు నాన్ లీన్ విధానాల మధ్య ఈ ప్రాథమిక వ్యత్యాసం ఈ సన్నని ఉత్పత్తి ఉత్పత్తి చేయడాన్ని ఆపివేయండి కాబట్టి ఇది జిడోకా తదుపరి ప్రక్రియకు అవసరమైన వాటిని ఉత్పత్తి చేస్తుంది ఈ లీన్ ఉత్పత్తి ప్రక్రియలో పిపిఎస్ టయోటా ఉత్పత్తి వ్యవస్థ వంటి ఇతర భాగాలు ఉన్నాయి మనకు వివిధ రకాల వ్యర్థాలు ఉన్నాయి మరియు ఈ వ్యర్ధాలను తగ్గించాలి కాబట్టి ఈ వ్యర్ధాలు రవాణా వ్యర్థాలు కాలం గురించి లేదా పదార్థం లేదా సమాచారం రావడానికి లేదా ఉపయోగించగలిగే వ్యక్తుల గురించి మాట్లాడుతుంది కార్మికులు ఏదో వస్తోందని ఎదురు చూస్తున్నారు దీనివల్ల సమయం వృథా అవుతుందని ఇది జరగకూడదు కాబట్టి ఈ నిరీక్షణను తగ్గించాలి వ్యర్థాల యొక్క మూడవ రూపం చలనము ఉద్యమం కర్మాగారం లోపల కర్మాగారం వెలుపల ఒకే కర్మాగారం లేదా సంస్థ యొక్క వేర్వేరు ప్రదేశాలలో లేదా వేర్వేరు సంస్థల మధ్య ప్రజల అనవసరమైన కదలిక కానీ మీకు ఏది అవసరమో ఆ రకమైన కదలిక మాత్రమే ఉండాలి విలువ రహిత కదలికను తగ్గించాలి ఇన్వెంటరీ వ్యర్థాలు ఇది ముడి పదార్థాలు పురోగతిలో ఉన్న పని మరియు పూర్తయిన వస్తువులు వంటి జాబితా ఖర్చు కాబట్టి జాబితా లో అవసరమయ్యే వాటిని ఉపయోగించాలి మరియు అనవసరమైన జాబితాలను నిర్మించకూడదు ఓవర్ ప్రాసెసింగ్ ఉత్పత్తిలో ఎక్కువ పని చేయడం అప్పుడు కస్టమర్ విలువను కనుగొనేది కాబట్టి కస్టమర్ విలువలు కస్టమర్కు అవసరమైన వాటి గురించి ఖచ్చితంగా మాట్లాడుతాయి మరియు ఉత్పత్తి వ్యవస్థ వినియోగదారుల అవసరాలను తీర్చడం గురించి మాత్రమే మాట్లాడాలి కస్టమర్కు అవసరమైన ఖచ్చితమైన ఉత్పత్తిని లేదా సేవను ఉత్పత్తి చేయడం చేయవలసి ఉంటుంది ఓవర్ ప్రాసెసింగ్ కస్టమర్కు అవసరం లేని విభిన్న లక్షణాలను కలిగి ఉన్నట్లు మీకు తెలిసిన ఉత్పత్తి కోసం ఎక్కువ ప్రాసెసింగ్ చేయడం లోపాలు ఉత్పత్తిలో ఉండవచ్చు అన్ని రకాల లోపాలను తగ్గించాలి అధిక ఉత్పత్తి కస్టమర్ల అవసరం కంటే త్వరగా ఎక్కువ ఉత్పత్తిని ఉత్పత్తి చేయడం కూడా తగ్గించాలి కాబట్టి మనకు ఏడు వేర్వేరు వ్యర్థాలు మొత్తం లీన్ సిస్టమ్ ఈ విలువ ప్రవాహాల గురించి మాట్లాడుతుంది కాబట్టి విలువ స్ట్రీమ్లు అంటే కస్టమర్ ఉత్పత్తిని ఆర్డర్ చేయడం నుండి ఉత్పత్తిని కస్టమర్కు డెలివరీ చేయడం వరకు అవసరమైన అన్ని చర్యలు మరియు ఇది ఉత్పత్తి మాత్రమే కాదు ఇది సేవ కూడా కావచ్చు కాబట్టి ప్రాథమికంగా ఉత్పత్తి లేదా సేవ యొక్క ఆర్డరింగ్ నుండి ఉత్పత్తి యొక్క డెలివరీ వరకు సేవ అంటే విలువ ప్రవాహం గురించి మాట్లాడుతుంది మూడు రకాల పనులు ఉన్నాయి ఒకటి విలువ జోడించబడింది ఇవి భిన్నమైనవి ఇది విలువ ప్రవాహానికి చాలా కావాల్సిన విలువ మరియు స్వచ్ఛమైన వ్యర్థాలు కావాల్సినవి కావు విలువ ప్రవాహాలలో ఐదు దశల నడక ఉంది నాయకత్వ బృందాన్ని నిర్మించడంలో ఒకే విలువ ప్రవాహంపై దృష్టి పెట్టడం చాలా అవసరం ప్రతిదానికి తేదీ మరియు సమయాన్ని సరిగ్గా షెడ్యూల్ చేయడం మరియు కస్టమర్కు అవసరమైన ప్రతిదీ చేయడం Walking it అంటే కస్టమర్ అవసరాల పరంగా విలువ ఖచ్చితమైన కస్టమర్ అవసరాలు సంబంధించిన విలువ అన్ని వాటాదారులతో కలిసి నడుస్తున్న వారి విలువను కస్టమర్తో చర్చించడం జాబితా చేయడం ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వడం మరియు అన్నింటినీ కలిసి చేయడం కస్టమర్కు కావాల్సిన విలువను అందించే నిబంధనలు వంటివి షెడ్యూల్ ఫాలో అప్ చివరిది విలువ ప్రవాహాలలో పని యొక్క ఐదు దశలు ఇవి పరిశ్రమ 4 0 సందర్భంలో lean production చాలా ముఖ్యమైనది ఇది చాలా ముఖ్యమైనది ఈ lean production నాలుగు వేర్వేరు విషయాల గురించి మాట్లాడుతుంది మొక్కలో మానవుల ఏకీకరణ నిరంతర ఇన్పుట్ మెరుగుదల విలువ జోడించిన కార్యకలాపాలు ప్రక్రియలలో వ్యర్థాలను గుర్తించడం మరియు పర్యావరణ స్నేహపూర్వక పద్ధతిలో వీలైనంత త్వరగా వాటిని తొలగించడం మీరు ఈ లీన్ ఉత్పత్తి వ్యవస్థను అవలంబిస్తే లీన్ ప్రొడక్షన్ సిస్టమ్ యొక్క ప్రభావం పరంగా ఏమి జరుగుతుందో మనం తక్కువ నాణ్యతతో మరియు తక్కువ ఉత్పత్తితో ఉత్తమమైన నాణ్యమైన ఉత్పత్తులను కలిగి ఉండబోతున్నారు లీన్ ఉపయోగించి ఉత్పత్తి చేయడం వల్ల మూడు వేర్వేరు ప్రభావాలు ఉంటుంది లీన్ అమలు పూర్తి ఉత్పాదక వ్యవస్థ అమలుకు దారితీస్తుంది ఇది కేవలం సన్ననిలీన్ సాధనాల స్వీకరణపై దృష్టి పెట్టదు కానీ వ్యాపార అవసరాలు ఆపరేషన్ మెరుగుదల ప్రతి ఆపరేషన్ యంత్రాల ఆపరేషన్ అభివృద్ధి చెందుతున్న ఉత్పత్తి యొక్క ఆపరేషన్ ప్రక్రియల ఆపరేషన్ వంటి వివిధ ఇతర రంగాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది కాబట్టి మొత్తం ఉత్పత్తి ప్రక్రియ మొత్తం ఉత్పత్తి ప్రక్రియ యొక్క ఉత్పత్తి కార్యకలాపాలు ప్రజల నిర్వహణ మరియు పాలన పనితీరు కాబట్టి లీన్ అమలుకు వివిధ అవసరాలు ఉన్నాయి మొదటిది వ్యాపార అవసరాలు ఇది సరైన లక్ష్యాలను నిర్ణయించడం గురించి మాట్లాడుతుంది వ్యాపార దృక్కోణం నుండి వ్యూహాన్ని పూర్తిగా క్లియర్ చేయడం వ్యాపార వ్యూహాన్ని స్పష్టం చేయాలి రెండవది లీన్ అమలు పరంగా పనితీరు నిర్వహణ పరిమాణం ఇక్కడ మనం ప్రజల నిర్వహణ గురించి వేర్వేరు KPI లను అంచనా వేయడానికి మాట్లాడుతున్నాము KPI లు అంటే కీ పనితీరు సూచికలు కాబట్టి ఉత్పత్తి ప్రక్రియలో పనితీరును అంచనా వేయడానికి ఈ విభిన్న KPI లను ఉపయోగించడం టాప్ డౌన్ నిర్వహణ యొక్క పరిశీలన మరియు ఉత్పాదకత వస్తువులు మరియు ఉత్పత్తుల నాణ్యత డెలివరీ ఖర్చు ఉత్పత్తి ఖర్చు డెలివరీ సమయం మరియు భద్రత పరంగా పనితీరును కొలవడానికి KPI ల వాడకం గురించి పరిగణనలోకి తీసుకోవాలి సన్నని ఉత్పత్తి వ్యవస్థలో పనితీరు నిర్వహణ దృక్కోణం నుండి విభిన్న పనితీరు లక్షణాలు లేదా KPI లు పరిగణనలోకి తీసుకోవాలి ఆపరేషన్ మెరుగుదల పరంగా వ్యర్థాలను తగ్గించండి మరియు మొత్తం కార్యకలాపాలను మెరుగుపరచండి lean production యొక్క ఇతర కోణం ప్రాథమికంగా ప్రజల వొడంబడిక మరియు ప్రాథమికంగా ప్రజలు స్థిరమైన వాటాదారులందరూ నిమగ్నమై ఉన్నారని మరియు ఈ విభిన్న లక్ష్యాలను అనుసరించడం నేర్చుకోవడం చేయటం బోధించడం నేర్చుకోండి అంటే సాధనాల గురించి స్పష్టమైన జ్ఞానం ఉండాలి చేయండి అంటే ప్రదర్శించండి మీకు తెలిసిన అన్ని సాధనాలు అందుబాటులో ఉన్న అన్ని సాధనాలతో పనిచేస్తాయి మరియు ఈ విభిన్న సాధనాల గురించి ఉపాధ్యాయుడి పాత్రను బోధిస్తాయి కాబట్టి ఈ ప్రజలందరినీ ఈ మూడు వేర్వేరు దిశల్లో నిమగ్నం చేయడం కూడా చాలా ముఖ్యం ఇది ప్రాథమికంగా మనం మొదటి నుండి మాట్లాడుతున్నాము కాబట్టి ప్రాథమికంగా వ్యయాన్ని తగ్గించడం ఉత్పత్తి సమయం మరియు నాణ్యతను మెరుగుపరచడం తయారీ ప్రక్రియలో మొత్తం నిరంతర అభివృద్ధికి నిరంతర అభివృద్ధికి దోహదం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం దానిని మరొక దిశ నుండి చూద్దాం సమగ్రంగా ఏది lean గా ఉంటుంది మేము లీన్ ప్రొడక్షన్ సిస్టమ్ గురించి మాట్లాడుతుంటే లీన్ ప్రొడక్షన్ సిస్టమ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ లీన్ మాన్యుఫ్యాక్చరింగ్ పద్ధతులను అవలంబించడం మొత్తం క్వాలిటీ మేనేజ్మెంట్ను భరోసా చేయడం మరియు మొత్తం ఉత్పత్తిని మెరుగుపరచడానికి సమయాన్ని తగ్గించడానికి ఈ పరిష్కారాలను అవలంబించడం అవసరం ప్రతిదానిపై మెరుగుపరచండి వివిధ యంత్రాల వర్చువల్ ఇంటిగ్రేషన్ మరియు lean సరఫరా గొలుసును కలిగి ఉండండి ఉత్పత్తి యొక్క కొన్ని భాగాలను లేదా భాగాలను అవుట్సోర్స్ చేయడానికి వీలైనంత వరకు అవసరమైతే అది చౌకగా ఉంటే మరియు ఆ భాగాలను అభివృద్ధి చేయడంలో ఎక్కువ నైపుణ్యం కలిగిన కొంతమంది నిపుణులచే వేగంగా చేయవచ్చు జస్ట్ ఇన్ టైమ్ అనేది జస్ట్ ఇన్ టైమ్ కాన్సెప్ట్లను అవలంబించే ముందు మరియు సరళమైన తయారీని కలిగి ఉండటానికి ముందు నేను ఇప్పటికే పేర్కొన్న మరొకటి లీన్ ఉత్పత్తి ప్రక్రియ లీన్ ప్రొడక్షన్ సిస్టమ్ యొక్క విభిన్న భాగాలు ఇవి కాబట్టి లీన్ ప్రొడక్షన్ సిస్టం లీన్ ప్రొడక్షన్ ప్రాసెస్ మరియు లీన్ మాన్యుఫ్యాక్చరింగ్కు సంబంధించి మేము కవర్ చేసిన వాటి గురించి మరింత అవగాహన పొందడానికి మీకు అవసరమైన సూచనలు ఇక్కడ ఉన్నాయి ధన్యవాదాలు